వాస్తవిక యాంటెన్నాలో సమస్య ఏమిటో ఇప్పుడు చూద్దాం సరే కాబట్టి వాస్తవిక యాంటెన్నా స్పష్టంగా కొన్ని యాంటెన్నా పొడవు పరిమితంగా ఉంటుంది ఇప్పుడు పరిమిత పొడవు యాంటెన్నాలో మీరు ఏ కరెంట్ పంపిణీని ఊహిస్తారు సరైన ఆలోచన లేదు కాబట్టి ఉదాహరణకు నేను మీకు ట్రాన్స్మిషన్ లైన్ ఇస్తే నేను ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే మరియు నేను దానిని చివరలో ఓపెన్ సర్క్యూట్లో ఉంచుతాను మరియు నేను రెండు చివరలను వంచి ఉంటే అది చాలా ముడి రూపం యాంటెన్నా కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏమిటి సైనుసోయిడల్ స్టాండింగ్ తరంగాలు కాబట్టి సైనూసోయిడల్ ముఖ్యంగా చివరలో ఓపెన్ సర్క్యూట్ అయినట్లయితే కాబట్టి యాంటెన్నా విధమైన వైర్ల చివరలో ఫీల్డ్ కరెంట్కి వెళుతుంది మరియు ఏ పొడవును బట్టి నేను ఒక రకమైన సైనూసోయిడల్ పంపిణీని కలిగి ఉంటాను అవును నేను యాంటెన్నాను సరిగ్గా నిర్మించడానికి మానసిక ప్రయోగం చేయడానికి ఊహాత్మకంగా ఉన్నాను కానీ మీరు వంచి న తర్వాత ఇది వాస్తవికంగా జరగదు ఇది ఇకపై ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ లైన్లు కాదు కాబట్టి ఆ కరెంట్ పంపిణీ ఇకపై సైనూసోయిడల్ పంపిణీగా ఉండదు కాబట్టి వాస్తవానికి నాకు వాస్తవిక యాంటెన్నాలో కరెంట్ డిస్ట్రిబ్యూషన్తెలియదు నాకు వాస్తవిక కరెంటు డిస్ట్రిబ్యూషన్ తెలియకపోతే నేను ఇకపై ఈ వ్యక్తీకరణను సరిగ్గా ఉపయోగించలేను J తెలియకపోతే నేను ఎలా కనుగొనగలను కన్వల్యూషన్ J తెలియదు కాబట్టి ఇక్కడే CEM మన రక్షణకు వస్తుంది కాబట్టి కంప్యూటేషనల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ మనకు J ఇవ్వబడిన సరిహద్దు షరతులను లెక్కించడంలో సహాయపడుతుంది నేను J ఆపై నేను దానిని దీని ప్లగ్ చేస్తాను A E H పొందుతాను కాబట్టి ఇక్కడే CEM రెస్క్యూకి వస్తుంది కాబట్టి CEM మేము లెక్కిస్తాము అవును మేము ఛార్జ్ పంపిణీని సరిగ్గా సమగ్ర సమీకరణ పద్ధతులలో మా ప్రారంభ ఉదాహరణ వలె కనుగొనాలనుకున్నాము కాబట్టి J ని లెక్కించండి ఆపై A ఆపై H మరియు E అది మనం సరిగ్గా అనుసరించే సాధారణ తత్వశాస్త్రం ఇప్పుడు మేము మాట్లాడే రెండు వేర్వేరు సందర్భాలు ఉన్నాయి ఒకటి ట్రాన్స్మిషన్ మరియు మరొకటి రిసీవ్ మోడ్లో పనిచేసే యాంటెన్నా కాబట్టి యాంటెన్నా ప్రసార మోడ్ కుడివైపు పనిచేస్తున్నప్పుడు మీరు దీన్ని సాధారణంగా ఎలా చూపిస్తారు కొంత జనరేటర్ ఇక్కడ ఉంది ఈ జనరేటర్ కరెంట్ను ఉత్పత్తి చేస్తోంది మరియు ఈ కరెంట్ ప్రసరిస్తోంది అంటే ఈ కరెంట్ ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అది ట్రాన్స్మిటింగ్ కేస్ రిసీవింగ్ కేస్లో ఇది నా యాంటెన్నా అయితే ఏమి జరుగుతుంది E inc పడిపోతుంది ఆ E inc ఏమి చేస్తుంది ఇది ఉత్పత్తి చేస్తుంది ఇది ఈ లోహ నిర్మాణంలో కరెంట్ను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ కరెంట్ను ప్రేరేపించబోతోంది మరియు ఆ కరెంట్ నేను దానిని తీసుకొని రెసిస్టర్లో వదలగలను వోల్టేజ్ను లెక్కించి ప్రాథమికంగా ఈ విషయాన్ని సరిగ్గా పొందగలను కాబట్టి స్వీకరించే సందర్భంలో ఇది జరుగుతోంది మరియు ఇక్కడ ప్రసారం చేసే సందర్భంలో ఇది జరుగుతుంది కాబట్టి రెండు సందర్భాల్లోనూ సాధారణం ఎందుకంటే ప్రేరేపిత కరెంట్ ఉంది ఒక సందర్భంలో జనరేటర్ వైర్ యొక్క ఉపరితలంపై కరెంట్ను ప్రేరేపిస్తుంది మరియు ఆ కరెంట్ ప్రసరిస్తుంది మరియు స్వీకరించే సందర్భంలో ఇన్సిడెంట్ ఫీల్డ్ ఉపరితలంపై కరెంట్ను ఉత్తేజపరుస్తుంది మరియు ఉత్తేజిత కరెంట్ని మనం కొంత కోణంలో డీకోడ్ చేస్తాము కాబట్టి రెండు సందర్భాల్లోనూ ప్రేరేపిత కరెంట్ ఉంది మరియు ప్రస్తుతానికి మేము కండక్టర్ల గురించి మాట్లాడబోతున్నాము నిజానికి చాలా మంచి కండక్టర్లు కాబట్టి ఒక వైర్ గురించి ఆలోచించండి ఇది వ్యాఖ్యానానికి సంబంధించిన విషయం మీరు దానిని ఉపరితలంపై ప్రేరేపించబడుతున్న కరెంట్గా కూడా భావించవచ్చు ఆ కరెంట్ అంటే వైర్ మరియు రెసిస్టర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు వోల్ట్ ఉన్నప్పుడు వోల్టేజ్ మొదట వచ్చిందని ఆపై కరెంట్ లేదా కరెంట్ మొదట వచ్చిందని ఆపై వోల్టేజ్ సరైనది కాదని మీరు చెబుతారు కాబట్టి ఒకటి మరియు అదే విషయం అయితే మీరు స్వచ్ఛమైన భౌతిక శాస్త్రవేత్తను అడిగితే కొన్ని ఉన్నాయి అని సమాధానం వస్తుంది అవును ఇంజినీరింగ్ దృక్కోణం నుండి పట్టింపు లేదు ప్రేరేపిత కరెంట్ యొక్క వివరణతో మనం ఎందుకు వెళ్తాము అనే కారణం ఏమిటంటే ఫీల్డ్ ని కరెంట్ కి సంబంధించిన మార్గం మాకు తెలుసు నాకు J తెలిస్తే నేను సరిగ్గా లెక్కించగలను కాబట్టి అది మేము ఉపయోగించబోయే తత్వశాస్త్రం కానీ మీరు నాకు వోల్టేజ్ ఇస్తే మాక్స్వెల్ సమీకరణలతో ఏమి చేయాలో నాకు అకస్మాత్తుగా తెలియదు ఎలెక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఎలెక్ట్రోస్టాటిక్స్ రైట్ గ్రేడియంట్ లేదా వోల్టేజ్ యొక్క ఏదైనా లేదా గ్రేడియంట్ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ అంటే నేను వోల్టేజ్ని ఎందుకు ఉంచాలి కాబట్టి మేము ఇక్కడ ప్రేరేపిత కరెంట్ తత్వశాస్త్రాన్ని అనుసరిస్తాము కాబట్టి మేము కొనసాగినప్పుడు మేము మరింత వివరంగా వెళ్తాము అయితే ప్రాథమిక విషయం ఏమిటంటే ప్రేరేపిత కరెంట్ గురించి మాట్లాడాలి కరెంట్ను ప్రేరేపించడంతోపాటు ఇక్కడ పరిమాణం వంటి ఏదైనా ఇతర ఫీల్డ్ ఉందా అవును యాంటెన్నాను స్వీకరించే సందర్భంలో ఒక ఇన్సిడెంట్ ఫీల్డ్ ఉంది కరెంట్ కూడా ప్రసరించే కరెంట్ను ప్రేరేపించే ఫీల్డ్ ఉంది అదేవిధంగా ఉత్పాదక సందర్భంలో జనరేటర్ మరియు వైర్పై ఏదో ఒక ప్రేరేపిత వోల్టేజ్ లేదా ప్రేరేపిత కరెంట్ ఉంటుంది కాబట్టి నేను బాగా ఆందోళన చెందాల్సిన రెండు విషయాలు ఉన్నాయి